స్వంత ఆలోచన ప్రక్రియల అవగాహన కోసం ఇన్స్ట్రక్షన్ పై TALE మాడ్యూల్ 3 యూనిట్ 16 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం మునుపటి యూనిట్లో డిజైన్ కోసం సూచనలను మేము అర్థం చేసుకున్నాము మునుపటి అంశానికి పూర్తిగా భిన్నమైన ఈ యూనిట్లో మెటాకాగ్నిటివ్ లెర్నింగ్ కోసం బోధన యొక్క ఆవశ్యకత మరియు పద్ధతులను అర్థం చేసుకోవడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము మెటాకాగ్నిటివ్ లెర్నింగ్ మెజారిటీ అధ్యాపకులకు కొంత వరకు కొత్తది పరిభాష దాని పాత్ర మరియు దాని గురించి ఏమి చేయాలో అర్థం చేసుకోవడానికి దీనికి కొంత సమయం అవసరం మెటాకాగ్నిటివ్ లెర్నింగ్ పోషిస్తున్న కేంద్ర పాత్రను మనం మెచ్చుకోగలుగుతామని అర్థం చేసుకున్న తర్వాత దీనికి కొంత సమయం అవసరం మేము నేర్చుకునే వర్గీకరణ గురించి మాట్లాడుతున్నప్పుడు టేల్ మాడ్యూల్ 1 లోని మెటాకాగ్నిషన్ గురించి మాట్లాడాము అండర్సన్ బ్లూమ్ యొక్క వర్గీకరణ మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ ఒకటి మెటాకాగ్నిషన్ అనేది ఒకరి స్వంత ఆలోచన గురించి ఆలోచిస్తుంది ఇది మన స్వంత నైపుణ్యాలు జ్ఞానం లేదా అభ్యాసాన్ని అంచనా వేయగల సామర్థ్యం నేను ఏమి చేయగలను లేదా నాకు ఏమి తెలుసు లేదా నేను ఏమి నేర్చుకుంటున్నాను లేదా నేను నేర్చుకున్నానో లేదో నాకు అర్థమైందా ఇది ఒక వ్యక్తి తన సొంత స్థాయి జ్ఞానం మరియు ఆలోచన ప్రక్రియ గురించి తెలుసుకోవడం సహజంగానే మన స్వంత మెటాకాగ్నిషన్ ఆధారంగా మంచి సామర్థ్యంతో విద్యార్థులు ఎంత బాగా మరియు ఎంతకాలం చదవగలరు అనే విషయాన్ని ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు నాకు ప్రత్యేకమైన విషయం బాగా తెలుసు అని నాకు ఇప్పటికే తెలిస్తే నేను దానిపై సమయాన్ని వెచ్చించను కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదని నాకు తెలిస్తే నేను ఆ ప్రత్యేక అంశంపై ఎక్కువ సమయం గడుపుతాను ఒక నిర్దిష్ట అంశాన్ని నేర్చుకోవడానికి నేను ఎంత సమయం గడుపుతున్నానో అది స్పష్టంగా నా మెటాకాగ్నిటివ్ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఇది విద్యార్థులు ఎంత లోతుగా నేర్చుకుంటారో ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు నేను పైపైన మాత్రమే నేర్చుకుని నేను అంతా నేర్చుకున్నాను అనుకోవచ్చు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రమే నేను పూర్తిగా నేర్చుకున్నా నా లేదా అయితే నా అభ్యాసం సరిపోలేదు అని తెలుస్తుంది మెటాకాగ్నిటివ్ సామర్ధ్యం విద్యార్థులు ఎంత బాగా ఎంతకాలం చదువుతారు ఎంత లోతుగా నేర్చుకుంటారు అనే దానిపై ప్రభావం చూపుతుంది ఇది ఎలా అనువదించబడుతుంది ఇవన్నీ ఉపాధ్యాయుడి కోసం లేదా విద్యార్థి కోసం రోజువారీ కార్యకలాపాలకు అనువదించబడతాయి మెటాకాగ్నిటివ్ సామర్థ్యం అంటే అభ్యాస లక్ష్యాలు విజయ ప్రమాణాలు మరియు వివరణాత్మక అభిప్రాయాన్ని ఉపయోగించడం అన్ని నిబంధనలు నిస్సందేహంగా ఉన్నాయి అంటే నేను ఉపయోగిస్తాను లేదా నా అభ్యాస లక్ష్యాలను ఎలా ఉపయోగించగలను నా విజయ ప్రమాణాలను నేను ఎలా ఉపయోగించగలను మరియు నాకు ఇచ్చిన వివరణాత్మక అభిప్రాయాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలను వైఖరులు మరియు అలవాట్లు అభ్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించడం ప్రాధాన్యతలను మరియు బలాలను గుర్తించడం కమ్యూనికేట్ చేయడం మరియు నటించడం మరియు నేర్చుకోవడం అభ్యాస పరిస్థితులను అంచనా వేయడం మరియు కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడం ఒకరి స్వంత ఆలోచన గురించి నేర్చుకోవడం మరియు సంభాషణలో పాల్గొనడం ఇది ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేయవలసిన ఒక నైపుణ్యం అని నేను అనుకుంటున్నాను ఇది అభ్యాసంపై ప్రతిబింబిస్తుంది అంటే నేను ఎలా నేర్చుకున్నాను నేను వెళ్ళిన ప్రక్రియ ఏమిటి మరియు నేను ఎక్కడ ఇబ్బంది పడ్డాను నేను నా అభ్యాసాన్ని ఎలా నిర్ణయిస్తున్నాను మరియు దీనికి సంబంధించి నేను నా స్వంత ఆలోచన గురించి వేరొకరితో సంభాషణలో పాల్గొనగలగాలి మనం ఎంత ఎక్కువ చేస్తే అంత మెటాకాగ్నిటివ్ సామర్థ్యం మనకు లభిస్తుంది కొన్నిసార్లు మనం ఏదో పూర్తిగా అర్థం చేసుకోలేము అభ్యాసానికి అడ్డంకులు ఎదురైనప్పుడు మేము స్పష్టత మరియు మద్దతు పొందాలి మీరు ఈ పనులన్నింటినీ ఒక అభ్యాస కార్యకలాపంగా లేదా బోధనా కార్యకలాపాలలో చేయగలిగితే అప్పుడు మాకు మెటాకాగ్నిటివ్ సామర్ధ్యం ఉంది మెటాకాగ్నిటివ్ సామర్థ్యం లేదా మెటాకాగ్నిటివ్ కార్యకలాపాల గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి అధిక పనితీరు కనబరిచే విద్యార్థులకు మంచి మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఐఐటిలు ఎన్ఐటిలు వంటి ఉన్నత స్థాయి సంస్థలలో ఇక్కడ విద్యార్థులు చాలా విస్తృతమైన ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడతారు వారు అధిక పనితీరు కనబరిచే విద్యార్థులు మరియు వారు మంచి మెటాకాగ్నిటివ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు ఒక ఐఐటి ఎన్ఐటిలో ఉపాధ్యాయుడు మెటాకాగ్నిటివ్ బోధన కోసం ఎక్కువ సమయం కేటాయించకపోతే ఎక్కువ మంది విద్యార్థులకు ఇప్పటికే ఆ నైపుణ్యం ఉంది కానీ బలహీనమైన విద్యార్థులకు ఇతర విషయాలతో పాటు పేలవమైన మెటాకాగ్నిషన్ ఉంటుంది ఇక్కడే 90 ఇంజనీరింగ్ కాలేజీలలో గణనీయమైన శాతం బలహీన విద్యార్థులు ఉన్నారు వారి అభ్యాసం వారి పేలవమైన మెటాకాగ్నిషన్ సామర్ధ్యాల ద్వారా ప్రభావితమవుతుంది అసమర్థతలో పేలవమైన మెటాకాగ్నిషన్ పెద్ద భాగం అని చెప్పవచ్చు బలహీన విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థలలోకి ప్రవేశిస్తే మరియు వారి బలహీనత యొక్క అంశాలలో ఒకటి వారి పేలవమైన మెటాకాగ్నిషన్ ఉదాహరణకు పేలవమైన మెటాకాగ్నిషన్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు వారి అధ్యయన సమయాన్ని తగ్గిస్తారు వారు కొద్దిసేపు చదివి వారు అర్థం చేసుకున్నారని అనుకుంటారు మరియు వారు తమకు తెలియని కోర్సు పూర్తిగా అర్థం చేసుకున్నారని లేదా అవగాహన స్థాయిలో పూర్తిగా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారని లేదా పరీక్షలలో వారి పనితీరును తక్కువ అంచనా వేయడం లేదా అతిగా అంచనా వేయడం మరియు పేలవంగా చేయడం వంటివి చేస్తూతప్పుడు అధ్యయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీరు పరీక్ష తర్వాత పేలవమైన మెటాకాగ్నిటివ్ విద్యార్థిని అడిగితే అతను మొత్తం పూర్తి కాగితాన్ని బాగా చేశానని అతను చాలా నమ్మకంగా భావిస్తాడు లేదా అతను బాగా చేయలేదని ప్రకటిస్తాడు కాబట్టి అతను తన పనితీరును వాస్తవికంగా అంచనా వేయలేడు మరియు ఆ కారణంగా వారు ఎంత అధ్యయనం చేయాలి ఎప్పుడు అధ్యయనం చేయాలి ఏమి అధ్యయనం చేయాలి అనే దానిపై పరీక్షఅనంతరం అధ్యయనం పైన నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మేము మెటాకాగ్నిషన్ యొక్క అంశాలను పరిశీలిస్తాము మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ మెటాకాగ్నిటివ్ మానిటరింగ్ మరియు మెటాకాగ్నిటివ్ కంట్రోల్ అనే మూడు అంశాలు మరియు సాహిత్యంలో పర్యవేక్షణ మరియు నియంత్రణను కలిసి మెటాకాగ్నిటివ్ రెగ్యులేషన్ అంటారు నేటికీ చాలా పరిశోధనా పత్రాలు పర్యవేక్షణ మరియు నియంత్రణను వేరు చేయవు అయితే కొన్ని భాగాలలో పర్యవేక్షణ అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ మరియు నియంత్రించడం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ మీకు పనుల పరిజ్ఞానం మరియు కంటెంట్ ఉందా మీకు పని అర్థమైందా ఏమి చేయాలో మీకు తెలుసా మీకు అందించబడిన విషయాలు మీకు అర్థమయ్యాయా అది పనులకు సంబంధించిన జ్ఞానం మరొకటి జ్ఞానం మరియు అభిజ్ఞా వ్యూహాల సంబంధమైన జ్ఞానం ఉదాహరణకు మెటాకాగ్నిటివ్ జ్ఞానం డిక్లరేటివ్ జ్ఞానం మరియు విధానపరమైన జ్ఞానం జ్ఞాపకశక్తి ఆలోచన మరియు సమస్య పరిష్కారానికి ఏ వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి ఇవి మూడు కార్యకలాపాలతో ఒక విద్యార్థి ఆధిపత్యం గా పాల్గొనే అవకాశం ఉంది అంటే నాకు ఏ వ్యూహం తెలుసు తాత్కాలిక జ్ఞాపకశక్తి నుండి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి బదిలీ చేయడానికి నాకు ఏ వ్యూహాలు ఉన్నాయి నా వద్ద ఉన్న అన్ని వ్యూహాలు ఏమిటి ఆ వ్యూహాల గురించి నాకు తెలుసా అదేవిధంగా ఆలోచించడం మరియు సమస్య పరిష్కారం కోసం ఈ వ్యూహాల గురించి నాకు తెలుసా అదేవిధంగా ఈ జ్ఞానం విధానపరమైన ఉపయోగించాలి మీరు గమనిస్తే అభిజ్ఞా వ్యూహాల గురించి జ్ఞానం అందుబాటులో ఉన్నది మరియు నేను మొదట దాని గురించి తెలుసుకోవాలి ఈ విషయాలు నాకు తెలియకపోతే నేను దాని గురించి స్పష్టంగా చదవలేదు మెటాకాగ్నిటివ్ జ్ఞానం యొక్క మూడవ అంశం ఇది నేను అభ్యాస కుని గా నా సొంత బలాలు మరియు బలహీనతల తెలుసా ఈ వర్గీకరణ లేదా మెటాకాగ్నిటివ్ జ్ఞానం యొక్క ఈ విస్తరణ ప్లింట్రిచ్ et al ద్వారా ఇవ్వబడింది మెటాకాగ్నిటివ్ పర్యవేక్షణ నేను ఏమి జరుగుతుందో గమనించగలగాలి మెటాకాగ్నిటివ్ పర్యవేక్షణ అనేది అభిజ్ఞా కార్యకలాపాల యొక్క ప్రస్తుత స్థితిని అంచనా వేస్తుంది ఇది పని యొక్క ఇబ్బందులు లేదా సులభమైన అభ్యాస తీర్పులను కలిగి ఉంటుంది అంటే నేను ఒక తీర్పు ఇస్తున్నాను ఒక అభ్యాస నైపుణ్యం ఎంత తేలికగా లేదా కష్టంగా ఉంటుందో అంచనా వేస్తుంది పర్యవేక్షణ ద్వారా ఒక అభ్యాస పని ఎంత సులభం లేదా కష్టమవుతుందో నేను అంచనా వేయగలగాలి అభ్యాసాన్ని పర్యవేక్షించడం అంటే ఒక నిర్దిష్ట అంశం గురించి ఒకరు ఎంతవరకు నేర్చుకున్నారో తీర్పు ఇవ్వడం ఇంకా ఎంత వరకు నేర్చుకోవాలో చెప్పాలి "ఒక నిర్దిష్ట అంశాన్ని నేర్చుకోవటానికి సంబంధించి అభ్యాసకుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎంత వరకు నేర్చుకున్నాడు" అనేది పర్యవేక్షణ అలాగే నేను తెలుసుకోవడం యొక్క భావాలను యొక్క తీర్పులు ఉదాహరణకు నేను ఏదైనా ప్రతిస్పందించినట్లయితే నేను సరిగ్గా చేశానా లేదా అనే దానిపై నేను తీర్పు ఇవ్వగలనా అంటే నేను సరైనది అని తీర్పు ఇస్తే తీర్పు చెప్పే సామర్థ్యంపై నా విశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఇవి మెటాకాగ్నిటివ్ పర్యవేక్షణ యొక్క నాలుగు అంశాలు మెటాకాగ్నిటివ్ కంట్రోల్ మెటాకాగ్నిటివ్ పర్యవేక్షణ ఆధారంగా మన అభిజ్ఞా కార్యకలాపాల యొక్క కొన్ని అంశాలను నియంత్రించగలగాలి మేము ఏ అంశాన్ని నియంత్రిస్తున్నాము ఒకటి ప్రణాళిక కార్యకలాపాలు ప్రణాళికా కార్యాచరణ అంటే నేను నేర్చుకోవడం సమయ వినియోగం మరియు పనితీరు కోసం లక్ష్యాలను నిర్దేశించగలగాలి నేను లక్ష్యాలను నిర్దేశించుకున్నాను రేపటి సమయానికి నేను ఈ అంశానికి స్లైడ్ల సమితిని సిద్ధం చేయగలుగుతాను మరియు నాకు సాధారణంగా ఎంత సమయం అవసరం మరియు నేను ఎంత బాగా చేయబోతున్నాను వ్యూహ ఎంపిక మరియు ఉపయోగం ఒక పని కోసం ఉపయోగించాల్సిన వ్యూహాల గురించి నిర్ణయాలు తీసుకోవడం లేదా ఒక పనిని నిర్వహించడానికి వ్యూహాలను ఎప్పుడు మార్చాలి మీరు లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాదు మీరు వ్యూహాల గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు మరియు మీరు ఏ పరిస్థితులలో వ్యూహాన్ని మారుస్తారో కూడా తెలుసుకోవాలి నియంత్రణ సమయ వినియోగం ప్రయత్నం నేర్చుకునే వేగం మరియు పనితీరు కోసం మీరు వనరులను ఎలా కేటాయిస్తారు వొలిషనల్ కంట్రోల్ ప్రేరణ భావోద్వేగం మరియు పర్యావరణం యొక్క నియంత్రణ మరియు నియంత్రణ ఎందుకంటే మనం పని చేస్తున్నప్పుడు పర్యావరణంపై మనకు అంత నియంత్రణ ఉండకపోవచ్చు ఒకవేళ శబ్దం గా ఉంటే నేను దానిని నియంత్రించాలి నేను ఒకదాని గురించి ప్రతికూలంగా ఉన్నాను నా భావోద్వేగాలను అలాగే ప్రేరణలను నియంత్రించగలను మెటాకాగ్నిటివ్ కంట్రోల్ నిర్ణయాలు దిశను మరియు అభ్యాసం కొనసాగే విధానాన్ని ప్రభావితం చేస్తాయి చాలా సార్లు మేము ఈ నాలుగు కార్యకలాపాలను దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా చేస్తాము లేదా మనకు ఈ కార్యకలాపాలు సరిగా చేయలేకపోవచ్చు ఎందుకంటే మనకు వాటి గురించి తెలియదు లేదా మనకు తెలియదు ఉదాహరణకు మనల్ని మనం సులభంగా పర్యవేక్షించలేము వ్యక్తులు విద్యార్థులు కొన్ని సార్లు వీటిని చేయటానికి శిక్షణ పొందిన తర్వాత అది రెండవ స్వభావం కావడం ప్రారంభిస్తుంది ఎవరైనా మెటాకాగ్నిషన్లో పేలవంగా ఉంటే అతను అవసరమైన నైపుణ్యాన్ని ఎంచుకునే వరకు అతను ఈ అనుభవాన్ని చాలాసార్లు పొందవలసి ఉంటుంది మెటాకాగ్నిషన్ను ఎందుకు పరిశీలించాలనుకుంటున్నామో మనం పరిగణించవచ్చు నేటి సందర్భంలో ఒకే లేదా మల్టీడిసిప్లినరీ సందర్భంలో ఎక్కువ సమాచారంతో నిమగ్నమయ్యే మరియు మార్చగల సామర్థ్యం మాకు అవసరం మనం తెలుసుకోవలసిన ప్రతిదాన్ని అధికారిక పాఠ్యాంశాల్లోకి చేయాలనుకోవచ్చు ఒకే సబ్జెక్టు లేదా మల్టీడిసిప్లినరీ సందర్భంలో చాలా సమాచారంతో నిమగ్నమవ్వాలి అలాగే సమాచారానికి ప్రాప్యత నిరంతరం పెరుగుతున్నందున సమాచారాన్ని యాక్సెస్ చేయడం ఎన్నుకోవడం మరియు సారాంశం చేసే ప్రక్రియ ముఖ్యమైన పని అవుతుంది కొన్నిసార్లు మీరు గూగుల్ సమాచారం లభిస్తుంది ప్రతిదీ చదవడానికి మరియు దాని నుండి సమాచారాన్ని గ్రహించటానికి మీరు మీ సమయాన్ని వృథా చేయలేరు మీకు అవసరమైన నైపుణ్యాలలో ఒకటి సమాచారాన్ని సారాంశం చేసే మెటాకాగ్నిటివ్ నైపుణ్యం ఈ రోజుల్లో సంస్థాగత అధ్యాపకులు ప్రదర్శించబడతాయి మరియు విద్యార్థులు వివరాలను రూపొందించాలి ప్రతి వివరాలు నేటి తరగతి గదులలో ప్రదర్శించబడవు ఒకరు స్వయంప్రతిపత్తి నేర్చుకునేవారు కావాలి మంచి స్వయంప్రతిపత్తి నేర్చుకునేవాడు కూడా మంచి మెటాకాగ్నిటివ్ వ్యక్తి ఈ మూడింటిని సాధించడానికి ఇది మరింత ఎక్కువ సమాచారంతో నిమగ్నమవ్వడం లేదా సమాచారాన్ని సారాంశం చేయడం లేదా స్వయంప్రతిపత్తి నేర్చుకునేవాడు కావడం మెటాకాగ్నిషన్ మెటాకాగ్నిషన్ లెర్నింగ్ను ప్రోత్సహించడం ఉత్తమ పద్ధతుల్లో ఒకటి మెటాకాగ్నిటివ్ వ్యక్తి ఎవరు మెటాకాగ్నిటివ్ వ్యక్తి అంటే అతని లేదా ఆమె అవగాహనను పర్యవేక్షించే మరియు అవగాహనను నియంత్రించడానికి వ్యూహాలను ఉపయోగించే వ్యక్తి ఒకటి పర్యవేక్షణ మరొకటి అవగాహనను నియంత్రించడానికి వ్యూహాలను ఉపయోగిస్తోంది మెటాకాగ్నిటివ్ కాని వ్యక్తి కూడా ఉన్నారని దీని అర్థం ఇంజనీరింగ్ విద్య యొక్క లక్ష్యాలలో ఒకటి స్వతంత్ర అభ్యాసాన్ని ప్రోత్సహించడం దీనిని జీవితకాల అభ్యాసం అని పిలువబడే ప్రోగ్రామ్ ఫలితం 12 గా పేర్కొనబడింది మీరు మీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ద్వారా PO 12 ను పొందాలనుకుంటే అభ్యాసకులను మెటాకాగ్నిటివ్ వ్యక్తులుగా సిద్ధం చేయడం అవసరం నా విద్యార్థి జీవితకాల అభ్యాసకుడు అని మీరు ప్రోత్సహించలేరు ఏర్పాటు చేయలేరు ప్రధాన మార్గం ఏమిటంటేఅతన్ని మెటాకాగ్నిటివ్ వ్యక్తిగా మార్చవలసి ఉంటుంది మరియు ఆ కారణంగా అభ్యాసకుల మెటాకాగ్నిషన్ను ఎలా మెరుగుపరచాలో ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి మెటాకాగ్నిటివ్ బోధన మెటాకాగ్నిటివ్గా బోధనలో 'తోటి' మెటాకాగ్నిషన్ మొదటిది గురువుకు సంబంధించినది మరియు రెండవది బోధనకు సంబంధించినది మెటాకాగ్నిషన్తో బోధించడం అంటే ఉపాధ్యాయులు తమ సొంత బోధన గురించి ఆలోచిస్తున్నారు మెటాకాగ్నిషన్తో బోధనలో బోధనా లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది అంటే బోధనా లక్ష్యాలు చిక్కులు ఏమిటో గురువు చాలా స్పష్టంగా ఉండాలి ఇది కేవలం పునరావృతం కాకూడదు బోధనా లక్ష్యం యొక్క లోతు లేదా అది ఏ స్థాయిలో చేయాలి ఇది ఎంత ముఖ్యమైనది ఇది ఇతర బోధనా లక్ష్యాలకు ఎలా సంబంధం కలిగి ఉంది మరియు మొదలైనవి మీరు నిజంగా అర్థం చేసుకోవాలి అలాగే మీరు విద్యార్థుల లక్షణాలు మరియు అవసరాలను ప్రతిబింబించేలా ఉండాలి మేము చెప్పినట్లుగా అన్ని సంస్థలలోని విద్యార్థులు ఒకేలా ఉండరు కాబట్టి విద్యార్థుల ప్రతి సమూహానికి వారి స్వంత లక్షణాలు మరియు అవసరాలు ఉంటాయి అన్ని కోర్సుల యొక్క కంటెంట్ స్థాయి మరియు క్రమం ఒకేలా ఉండవు మీకు అందుబాటులో ఉన్న పదార్థాలను మరియు పాఠ్యాంశాల బోధన మరియు అంచనాకు సంబంధించిన ఇతర సమస్యలను ఉపయోగించాలనుకునే బోధనా వ్యూహాలు అన్నీ ఉండాలి మెటాకాగ్నిషన్తో బోధించడానికి ఈ సమస్యలన్నింటినీ ప్రతిబింబించడం అవసరం మళ్ళీ చూడండి ఇది నిరంతర ప్రక్రియ ఇటువంటి ఆలోచన బోధనా ప్రభావాన్ని పెంచడానికి పాఠాలకు ముందు సమయంలో పాఠం చెబుతున్నప్పుడు మరియు తరువాత ఏర్పడుతుంది మెటాకాగ్నిషన్ కోసం బోధన మెటాకాగ్నిషన్ దీని ద్వారా ప్రచారం చేయవచ్చు వారి ప్రస్తుత ఆలోచనను పరిశీలించమని విద్యార్థులను ప్రోత్సహిస్తోంది నా అభ్యాసానికి మార్గనిర్దేశం చేసే ఈ అంశం గురించి నాకు ఇప్పటికే ఏమి తెలుసు గందరగోళాన్ని గుర్తించడంలో విద్యార్థులకు అభ్యాసం ఇవ్వడం కొన్నిసార్లు ఒక ప్రకటన విద్యార్థికి గందరగోళంగా ఉంటుంది కానీ విద్యార్థి ఈ రోజు తరగతిలో అన్వేషించిన విషయాల గురించి నాకు చాలా గందరగోళంగా ఉన్నదాన్ని ఉచ్చరించగలగాలి నేను క్లాసులో ఏదో విన్నాను కాని అది గందరగోళంగా ఉంది ఏ సమయంలో అది గందరగోళంగా మారిందో విద్యార్థి గుర్తించగలుగుతారు లేదా సంభావిత మార్పు ను గుర్తించమని విద్యార్థులను చెప్పటం కావచ్చు ఉదాహరణకు ఈ కోర్సుకు ముందు వ్యవస్థ యొక్క స్థిరత్వం అటువంటిది మరియు అలాంటిది అని నేను అనుకున్నాను ఇప్పుడు స్థిరత్వం అలాంటిది అని నేను అనుకుంటున్నాను సంభావిత మార్పు మారుతున్న ఈ అవగాహన మిమ్మల్ని మెటాకాగ్నిటివ్ వ్యక్తిగా చేస్తుంది ఇంకా సాధనాల్లో ఒకటి ప్రతిబింబ పత్రికలు విద్యార్థులు తమ సొంత ఆలోచనను పర్యవేక్షించే ఫోరమ్ను అందిస్తారు మీరు మీ విద్యార్థులను వారి స్వంత పత్రిక రాయమని అడుగుతారు నా పరీక్ష తయారీ గురించి ఏమిటి పరీక్ష తయారీ తదుపరిసారి రాయటానికి నేను గుర్తుంచుకోవలసిన విషయాలపై బాగా పనిచేసింది నేను ఏదో సరిగ్గా చేశానని చెప్పండి నేను తదుపరిసారి ఉపయోగించగలనని నిర్ధారించుకోవడానికి నేను దానిని గమనించగలను ఏదైనా బాగా పని చేయకపోతే మరియు నేను మళ్ళీ ఆ ప్రత్యేక పద్ధతిని చేయడం లేదా ఉపయోగించడం సమయాన్ని వృథా చేయకూడదు ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిబింబించే పత్రికను నిర్వహించడానికి ప్రోత్సహించగలడు దీనిలో విద్యార్థి అతను ఆమె చేసిన దానిపై ప్రతిబింబిస్తుంది దానిపై ఎవరైనా తీర్పు ఇవ్వడం కంటే విద్యార్థి కళ్ళకు మాత్రమేఅంటే విద్యార్థి తనకు తాను మాత్రమే తెలుసుకోవాలి విద్యార్థులు ఆలోచిస్తున్న కంటెంట్ మరియు కార్యకలాపాలతో మెటాకాగ్నిషన్లోని సూచనలను పొందుపరచాలి నిర్దిష్ట అభ్యాస సందర్భం లేదా నిర్దిష్ట అంశం కోర్సు లేదా క్రమశిక్షణను ప్రతిబింబించేలా స్వీకరించినప్పుడు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది అంటే దాని అర్థం బోధన మరియు మెటాకాగ్నిషన్ సాధారణంగా ఉండకూడదు ఇది ఒక నిర్దిష్ట కోర్సు లేదా ఒక నిర్దిష్ట కోర్సు సందర్భంలో మాత్రమే చేయాలి అభ్యాస సందర్భాన్ని దాని సంబంధిత ప్రక్రియలతో స్పష్టంగా కనెక్ట్ చేయడంలో అభ్యాసకులు ప్రతిచోటా మరియు ప్రతిసారీ నేర్చుకోవడం ఒకటేనని అనుకోకుండా కొత్త సందర్భాలకు వ్యూహాలను అవలంబించగలరు ఉదాహరణకు సబ్జెక్టు పాఠాలను ఆ సబ్జెక్టుకు తగిన మార్గాల్లో చదవగల విద్యార్థుల సామర్థ్యం కూడా మెటాకాగ్నిటివ్ ప్రాక్టీస్ నుండి ప్రయోజనం పొందుతుంది బోధన జరగవలసిన మార్గం ఒక నిర్దిష్ట కోర్సుకు సంబంధించి మరియు ఆ అభ్యాసం సాధారణం అవుతోందని మీరు తెలుసుకున్న తర్వాత అంటే నేను మెటాకాగ్నిటివ్ వ్యక్తిగా మారగలిగితే నేను దానిని ఇతర సందర్భాలకు కూడా వర్తింపజేయగలను ఒక పరిచయ ప్రోగ్రామింగ్ కోర్సు తీసుకుందాం అంతర్జాతీయంగా ఇది చాలా ఎక్కువ వైఫల్యం మరియు డ్రాపౌట్ రేటును కలిగి ఉంది మరియు ఇది తెలిసింది భారతదేశంలో చాలా ఇంజనీరింగ్ సంస్థలు ఈ కోర్సులో అధిక ఉత్తీర్ణత సాధిస్తాయి మరియు కోర్సును వదిలివేయడం కుదరదు ఇది ఎంపిక కాదు ఎందుకంటే ఇది తప్పనిసరి సంస్థలు దీన్ని ఎలా సాధించాయి ప్రోగ్రామింగ్ మొత్తం కాకుండా విద్యార్థులను నిర్ణీత ప్రోగ్రామ్లను నేర్చుకునేలా చేయడం ద్వారా సాధించాయి ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్లను నేర్చుకోవడంలో కోర్సును మార్చడం ద్వారా ఈ వ్యవస్థ ఏదో ఒకవిధంగా అధిక ఉత్తీర్ణత సాధించడానికి అనుగుణంగా ఉంటుంది ల్యాబ్లో ఈ ప్రోగ్రామ్లను మరల తిరిగి చేసే ఉంది మరియు ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమాలను ప్రదర్శిస్తాడు బోర్డులో ఒకే కోడ్ మాత్రమే సమర్పించబడింది మరియు విద్యార్థి ఆ కోడ్ను గుర్తుంచుకొని మరల తిరిగి చేసి ప్రయోగశాలలో అమలు చేయగలగాలి సాధారణంగా అతను మరింత సమర్థవంతమైన కోడ్ను వ్రాయగలిగినప్పటికీ మీరు కోడ్ను మార్చాల్సిన అవసరం లేదు క్రొత్త సమస్యల కోసం వారు కోడ్ చేయగలరని ఆశతో విద్యార్థులను నిర్ణీత ప్రోగ్రామ్లను నేర్చుకునేలా సిస్టమ్ సర్దుబాటు చేస్తుంది ప్రోగ్రామ్లు రాయడానికి అవసరమైన జ్ఞానం యొక్క మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ మరియు రెగ్యులేషన్ పరంగా విద్యార్థులకు మెటాకాగ్నిటివ్ అవగాహన లేదని ఒక సర్వే నిర్ధారించింది అలాగే మంచి గ్రేడ్లు వచ్చినంత మాత్రాన మంచి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉన్నట్టు అర్థం కాదని మరొక సర్వే నిర్ధారించింది ఎవరైనా 'ఎ' లేదా 'ఎస్' పొందినప్పటికీ అతను ఆమె ప్రోగ్రామింగ్ సామర్థ్యం కలిగి ఉన్నారని అర్థము కాదు ఈ ప్రత్యేక కోర్సుకు సంబంధించి కొంత సమస్య ఉంది ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అనేది పరస్పర సంబంధం ఉన్న మూడు రకాల ప్రోగ్రామింగ్ పరిజ్ఞానాన్ని పొందడం మరియు సమర్థవంతంగా ఉపయోగించడం ఇవి ఏమిటి ఒకటి సింటాక్టిక్ ఎలా సృష్టించగలను మరియు దాని నుండి సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి వ్యూహం సాధారణ ప్రోగ్రామ్ పరిష్కార నైపుణ్యాల ప్రోగ్రామింగ్ నిర్దిష్ట వెర్షన్లు కు సంబంధించినది చాలా పరిచయ ప్రోగ్రామింగ్ కోర్సులు వాక్యనిర్మాణ జ్ఞానం యొక్క అభివృద్ధికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది మార్గనిర్దేశం చేయని ఆవిష్కరణకు మిగిలి ఉంది తరగతి గదిలో ఇది స్పష్టంగా వ్యవహరించనప్పుడు విద్యార్థులు స్వయంగా కనుగొనవలసి ఉంటుంది మరియు ఆ ప్రక్రియకు ఎవరూ మార్గనిర్దేశం చేయరు ప్రోగ్రామింగ్ యొక్క మెటాకాగ్నిటివ్ ఇన్స్ట్రక్షన్ విద్యార్థులను ట్రయల్ మరియు ఎర్రర్ ద్వారా కొనసాగించడానికి అనుమతిస్తుంది అనేక సంస్థలలో అంతిమ బోధనా లక్ష్యం కార్యక్రమాలను పని చేయడానికి కనిపిస్తుంది పర్యవసానం ఏమిటి విద్యార్థులు ప్రోగ్రామింగ్ యొక్క పెళుసైనసులభమైన జ్ఞానాన్ని అందిస్తున్నాము అంటే మీకు ప్రోగ్రామ్ల సమితి తెలుసు ఇది ఇలా అనువదిస్తుంది 20 ప్రామాణిక ప్రోగ్రామ్లలో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనమని మీరు విద్యార్థులను అడిగితే దాదాపు 90 శాతం మంది విద్యార్థులు విఫలమవుతున్నట్లు అనిపిస్తుంది అంటే వారికి జడ జ్ఞానం ఉంది కాని వారు క్రొత్త సందర్భాన్ని సముచితంగా అర్థం చేసుకోలేరు మరియు కోడ్ను కొద్దిగా మార్చలేరు వారు తమ జ్ఞానాన్ని అనుచితంగా మార్చలేరు ఎందుకంటే వారి జ్ఞానం ఇప్పటికీ ప్రారంభ సందర్భానికి వెల్డింగ్ చేయబడింది విద్యార్థులకు ఒక సందర్భం మాత్రమే తెలుసు మరియు వారు మారుతున్న సందర్భానికి అనుగుణంగా ఉండలేరు ఏమి చేయవచ్చు మెటాకాగ్నిటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ను స్థాపించిన వివిధ సంస్థలలోని అనేక సమూహాల విద్యార్థులతో పనిచేయడం విద్యార్థులకు సామాజిక సందర్భంలో కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి ప్రణాళికలు వేయడానికి మరియు సమయాన్ని గడపటానికి సహాయపడుతుంది ఇక్కడ అభ్యాస కార్యక్రమాలు ఉత్తీర్ణత సాధించడానికి మరియు మంచి గ్రేడ్లు సాధించడానికి సరిపోతాయి మీరు గమనిస్తే ఇది ఒక ముఖ్యమైన అవరోధం ఉన్నారు మరియు వారు ఈ రకమైన వ్యాయామంలో పాల్గొన్నారు కానీ అది రొటీన్ విషయంగా చేయాలి సాధారణంగా మెటాకాగ్నిటివ్ ఇన్స్ట్రక్షన్ గురించి ఏమి చేయవచ్చు మొదటి విషయం ఏమిటంటే మెటాకాగ్నిటివ్ ఇన్స్ట్రక్షన్ సందర్భం మరియు కంటెంట్ నిర్దిష్టంగా ఉండాలి అయితే మెటాకాగ్నిటివ్ లెర్నింగ్ సృష్టిలో సాధారణమైనది కాబట్టి మనం ఏమి చేయాలి ఇంజనీరింగ్ ప్రోగ్రాం యొక్క మొదటి రెండు సంవత్సరాలలో కొన్ని కోర్సులు ఉద్దేశపూర్వక మెటాకాగ్నిటివ్ బోధన కోసం లక్ష్యంగా ఉండాలి మేము ఈ కోర్సులను ఎలా ఎంచుకుంటాము మీరు గణిత కోర్సు ప్రోగ్రామింగ్ కోర్సు వివరణాత్మక కోర్సు ఇంజనీరింగ్ సైన్స్ కోర్సు లేదా ఇంగ్లీష్ కోర్సు కూడా తీసుకోవచ్చు కొన్ని కోర్సులను లక్ష్యంగా చేసుకోవచ్చు అంటే ఆ కోర్సులకు బోధకులకు మెటాకాగ్నిటివ్ బోధనను ఉద్దేశపూర్వకంగా చేర్చడానికి శిక్షణ ఇవ్వాలి మీరు ఉపయోగించకపోయినా లేదా మెటాకాగ్నిషన్తో ముడిపడి ఉన్న పరిభాష గురించి మీకు తెలియకపోయినా మీ కోర్సులో మెటాకాగ్నిటివ్ బోధన యొక్క కొన్ని ఉదాహరణలను వ్రాయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము ఈ ప్రత్యేక యూనిట్ ద్వారా మీరు పరిభాషతో పరిచయం కలిగి ఉండాలి మీ కోర్సులో మెటాకాగ్నిటివ్ బోధన యొక్క కొన్ని ఉదాహరణలు ఉన్నాయా అని మీరు తిరిగి చూడవచ్చు మరియు అలా అయితే దయచేసి ఆ కొన్ని సందర్భాలను బుల్లెట్ పాయింట్లుగా లేదా చిన్న పేరాగా వ్రాయండి ఈ వ్యాయామాల ఫలితాలను ఈ చిరునామాలో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు